కాబట్టి అది చూద్దాం కాబట్టి PML లో మేము మాక్స్వెల్ సమీకరణాలను hxH పరంగా రాయడం ప్రారంభించాము ఆ కోఆర్డినేట్ స్ట్రెచింగ్ నంబర్ను సరిగ్గా ఇవ్వడానికి కాబట్టి నేను వ్రాసినది jωεE కి సమానం ఏ ప్రస్తుత పదం ఇక్కడ లేదు మరియు తదుపరి దానిని ε0 చేద్దాము ఎందుకంటే గతంలో చర్చించినట్టు మాకు కేవలం వాక్యూమ్ మరియు PML ఇంటర్ఫేస్ వద్ద ఎప్సిలాన్మ్యు Epsilon mu సమానంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ మాక్స్వెల్ సమీకరణాన్ని వ్రాయబోతున్నానో ఆ PML యొక్క ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను ఉదాహరణకు మనం వీటిలో ఒక పదాన్ని తీసుకుందాం Esz పదాన్ని చూద్దాం కాబట్టి అది దేనికి సమానంగా ఉంటుంది నేను ఈ వైపు చూసినప్పుడు ఇది సమీకరణం మరియు నేను ఈ పదాన్ని సరే చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను అక్కడ ఏమి వ్రాయాలి స్పష్టంగా ∂∂z zˆ × H మరేదైనా ఉందా విద్యార్థులు 1 బై s z సరిగ్గా 1sz ∂∂z zˆ × H అది ఎడమ వైపు సరే కాబట్టి నేను 3వ భాగం మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి మీరు అన్నింటినీ తీసుకోగల 3వ భాగం మాత్రమే కానీ నేను ప్రస్తుతం దానిని సరళీకృతం చేస్తున్నాను మరియు కుడి వైపుకు ఏమి జరుగుతుంది విద్యార్థి E s z jωε0 Esz సరైనది సరే ఇలా ఈ మూడింటి మధ్య ముఖాముఖి ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే మేము చేయగలము మీకు కావాలంటే ప్రతి భాగం నుండి నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ప్రతి భాగం చక్కగా మేము అన్నింటినీ వ్రాసుకోవచ్చు ∂∂z zˆ × H j ωε0 ε r − jσωε0 Esz అదే మనకు PML చెబుతోంది మరియు అకారణంగా సంబంధం లేనటువంటి నష్టం కలిగించే మాధ్యమం ఇలా ఉంటుంది కాబట్టి ఏదైనా సారూప్యత ఉందా లేదా మనం ఉపయోగించగలము కాబట్టి ఇది కేవలం PML కోసం రాస్తాం సరే నష్టం కోసం రాస్తాం లాస్సీ మీడియంకు ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు PMLతో లాస్సి మాధ్యమం మనకు ఏమి చెబుతుందో రాద్దాం కాబట్టి ∂∂z zˆ × H j ωε0 ε r − jσωε0 Esz వ్రాస్తున్నాను ఇది నేను ఈ సమీకరణ 3 ని మళ్లీ వ్రాస్తున్నాను నాకు కొన్ని ఖాళీ ముఖాలు కనిపిస్తున్నాయి నేను ఏమి చేశానో స్పష్టంగా ఉంది కాబట్టి ఒక్క అడుగు వెనక్కి వేద్దాం కాబట్టి మాక్స్వెల్ యొక్క సమీకరణం ఇక్కడ నుండి తిరిగి వ్రాయబడింది నేను దానిని 3 వెక్టర్స్ 1 2 3 పరంగా వ్రాసాను ఇప్పుడు ఉదాహరణకు నేను 3వ కాంపోనెంట్ని సరిగ్గా చూస్తున్నాను ఈ పదాన్ని ఇక్కడ చూడండి ఆ మూడూ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే అవి ఆర్తోగోనల్ గా ఉండాలి అని నేను చెప్పకూడదు విద్యార్థి ఆర్తోగోనల్ అవునుఎందుకంటే ఈ xˆ yˆ zˆ ఆర్తోగోనల్ కాబట్టి x టోపీ క్రాస్ ఒకే వెక్టార్ ఈ మూడు నేను మరొక ఆర్తోగోనల్ వెక్టర్స్ సెట్ ని పొందుతాను ఇప్పుడు నేను 3వ భాగాన్ని చూస్తున్నాను కాబట్టి 3వ భాగం ఇక్కడ వ్రాయబడుతోంది ఈ సమీకరణం ఇక్కడ ఉంది నేను ఇక్కడ వ్రాసినది ఇది 3వ భాగం ఇది రెండు వైపులా ఉన్న 3వ భాగం సరే కాబట్టి ఇప్పుడు మనకు రెండూ ఒకే పేజీలో ఉన్నాయి కాబట్టి ఇది లాస్సీ మీడియా కోసం మరియు ఇది PML కోసం మేము చేయాలనుకుంటున్నది ఈ రెండు అక్షరాలను సరిపోల్చడం కాబట్టి దీన్ని చూడటం ఏమిటి చేయవలసింది మేము PMLని ఎప్పుడు చేసామో అప్పుడు నేను సెట్ చేయవలసింది sz ని మాత్రమే మీరు PML మీడియం 1 యొక్క సారాంశానికి తిరిగి వెళితే అన్ని పారామితులు 1 1 1 1 1 1 PML అనేది z భాగాలు మినహా అన్నీ ఒకటి ఇక్కడ నేను వాటిని s2 అని పిలుస్తాను మరియు s2 అవి రెండూ సమానంగా ఉన్నాయి మరియు కొన్ని s2లు ఉండాలి అని చెప్పడంతో చర్చ ముగిసింది అది ఏమై ఉండాలి ఇది సంక్లిష్టంగా ఉండాలి కానీ ఆ విలువ ఏది సరైనదో మేము నిర్ణయించలేదు కాబట్టి మేము అమలు చేయడానికి క్రిందికి వచ్చినప్పుడు మేము ఆ s యొక్క విలువ ఏమిటి అని చెప్పాలి తర్వాత లాస్సీ మీడియాతో పోలికను చూసిన sz యొక్క వివరణను మేము లాస్సీ మీడియా నుండి తీసుకోవచ్చని కనుగొన్నాము కాబట్టి నేను ఈ εr మరియు సిగ్మాను సెట్ చేసిన చోట లాస్సి మీడియా ఉంటే నేను sz విలువను సరిగ్గా పొందుతాను కాబట్టి నేను sz εr jσωε0 అని వ్రాయగలను PML మాధ్యమం కోసం నేను కోరుకున్నది అదేనని గుర్తుంచుకోండి నాకు నష్టపోయే విషయం అవసరం కాబట్టి తరంగం లోపల క్షీణిస్తుంది అది మనం టైమ్ కన్వెన్షన్ ejωt కోసం ఇక్కడ చూశాము మరియు నాకు s p jq అవసరం కాబట్టి నేను ఇక్కడ అది p jq సెట్ చేయవలసింది కానీ మన చేతిలో ఉన్న పారామితులు εr మరియు σ ఆ సంఖ్యలు ఏవి సరి అని మనం నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఇది అలా ఉంది అమలు పరంగా నేను లాస్సి మీడియాను ఎందుకు ఆశ్రయించాను ఎందుకంటే FDTDలో లాస్సి మీడియాను ఎలా అమలు చేయాలో మాకు ఇప్పటికే తెలుసు కాబట్టి మేము దానిని చర్చిస్తాము నవీకరణం చేయబడిన సమీకరణం స్పష్టంగా లేకుంటే నేను దానిని మళ్లీ వ్రాస్తాను కానీ లాస్సి మీడియాను ఎలా అమలు చేయాలో మాకు ఇప్పటికే తెలుసు కాబట్టి PMLని అమలు చేయడం మాకు ఇప్పటికే తెలుసు విద్యార్థి అవును కానీ నేను అలా చేస్తే PMLని అర్థం చేసుకోవడానికి ఇది ఈ కోఆర్డినేట్ స్ట్రెచింగ్ మార్గం అని గుర్తుంచుకోండి కాబట్టి మేము PMLని అర్థం చేసుకున్నాము మరియు PML అంటే లాస్సి మీడియా అని మేము అర్థం చేసుకున్నాము కానీ ఇది sz మాత్రమే అని గుర్తుంచుకోండి ఇది అనిసోట్రోపిక్ కాదు ఉదాహరణకు అదే నష్టాన్ని అనుభవించదు మరియు sx మరియు sy విలువలు ఏమిటి కాబట్టి అది పూర్తిగా లాస్సి మీడియా కాదు కాబట్టి అది అలా ఉంది అది తేడా అని ఇక్కడ వ్రాస్తాను sx1 sy1 ఇవి ఒకేలా ఉన్నట్లయితే నేను చెప్పింది నిజమే మరియు ఇక్కడ గుర్తుంచుకోండి నేను వ్రాసినది z భాగం కోసం మాత్రమే ∂∂z పదాన్ని చూసినప్పుడు నేను అక్కడ ఏమి పొందగలను sx ఏదైతే ఒకటి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ వ్యాఖ్యానం లాస్సి మీడియా కాదు కాబట్టిదీన్ని ఎలా అమలు చేయాలో మాకు ఇప్పటికే తెలుసు కాబట్టి నేను దానిని ఇక్కడ తిరిగి వ్రాస్తాను మా నవీకరణ సమీకరణాలు H కోసం ఉదాహరణకు xH ∂D∂t J Jనేను దానిని Jσ E గా వ్రాస్తున్నాను మరియు దానిని సరికానిదిగా వ్రాస్తున్నాను కానీ మేము దాని తో జీవిస్తాము అని విద్యుత్ క్షేత్రం ప్రతి పూర్ణాంకాల సమయ సూచిక మరియు అయస్కాంత క్షేత్రం ప్రతి అర్ధ పూర్ణాంకం అని మేము చెప్పిన సమయ సూచికలు ఏమిటి కాబట్టి ఇది n 0 5 కాబట్టి ఇది కూడా n − 0 5 మరియు ఇది కూడా n 0 5 సరైనది మరియు సమస్య ఈ పదంతో ఇక్కడ ఉంది నేను హాఫ్ టైమ్ పూర్ణాంకాల సందర్భాలలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నిల్వ చేయడం లేదు కాబట్టి అమలు పరంగా ఇది E n En−1 Δt గా మారింది నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నిల్వ చేయనందున రెండవ టర్మ్లో సమస్య లేదు సగం పూర్ణాంక సమయ ఉదాహరణలో ఇది సగటు అయింది విద్యార్థి సగటు కాబట్టి మేము ఇప్పటికే కాబట్టి ఈ సమీకరణాన్నిఎలా అమలు చేయాలో మాకు తెలుసు కాబట్టి నేను కాంపోనెంట్ వారీగా తీసుకున్నప్పుడు ఏ భాగం sx ఏ భాగం sy ఏ భాగం sz అని మీకు తెలుసు దీన్ని ఎలా అమలు చేయాలో నాకు తెలుసు 5 En En−1Δt En En−12 కాబట్టి నేను చాలా వివరణాత్మక సమీకరణాలను వ్రాయబోవడం లేదు కానీ ఇప్పుడు నేను ఈ s పారామితులను సెట్ చేయాలి అనే సూత్రం మీకు తెలుసు మరియు నేను నా PML ని సరిచేయాలి ఒక చివరి రకమైన మరియు చాలా ముఖ్యమైన టేక్ విద్యార్థి సార్ విద్యార్థి PML ఎక్కడ ఉంది అవును మీరు నాకు ఎందుకు చెప్పరు నా ఉద్దేశ్యం కాబట్టి σ ఇక్కడ ఉంది మరియు ఇది εr కాబట్టి ఇక్కడ మీ εr ఇక్కడ మీ σ మరియు అది మీ s కాబట్టి మీరు ఇక్కడ మీ sz పారామితులను అమలు చేయాలి విద్యార్థి స్వయంచాలకంగా ఇది స్వయంచాలకంగా అవును మీరు సరైన భాగాలను అమలు చేయాలి అన్ని xy మరియు z కోసం దీన్ని చేయవద్దు లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు సరే కానీ ఈ sz ని గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఈ సమీకరణానికి తిరిగి వెళ్దాం నేను తరంగాన్ని z దిశలోక్షీణింపజేయాలనుకుంటే ఇది దిశ ఇక్కడ నేను sz ని 1 నుండి భిన్నంగా ఉండేలా ఎంచుకున్నాను కాబట్టి నేను z దిశలో వెళుతున్న ఒక పొర గమనించాలి అనుకుంటే నేను sz ని sx sy 1 సమానంగా ఎంచుకున్నాను అంటే మనం ఇక్కడ ఎంచుకున్న పారామితులు సరైనవి ఇప్పుడు మనం వాస్తవిక 2D కంప్యూటేషనల్ డొమైన్ను చూద్దాం నేను PML మందాన్ని పెంచుతున్నాను కాబట్టి ఈ మొత్తం విషయం PML మరియు ఇది నా గణన డొమైన్ నా ఆబ్జెక్ట్ సరే నేను ఉద్దేశపూర్వకంగా దీన్ని చాలా పెద్దదిగా చూపిస్తున్నాను మరియు ఈ xy వంటి కోఆర్డినేట్ అక్షాన్ని తయారు చేద్దాం కాబట్టి ఆచరణలో ఇది ఏమి జరుగుతుంది మీరు దీన్ని విచ్ఛిన్నం చేస్తారు PML యొక్క అనేక విభిన్న ప్రాంతాలు ఉన్నాయి వాటి గురించి ఏమిటి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఉన్న ఈ భాగం అంతా ఏ దిశలో ఉండాలి అది తరంగాన్ని గమనించాలి విద్యార్థి x x కాబట్టి ఇక్కడ సున్నా కానిది ఏది విద్యార్థి Sx sx కాబట్టి ఈ భాగానికి సంబంధించిన పారామితులు sx 1 1 ఈ sx1 1 భాగానికి సంబంధించి ఇక్కడ ఎడమ భాగం మళ్లీ sx అదే దిశలో sx 1 1 ఇక్కడ ఉన్న దాని గురించి ఏమిటి 1sy 1 11 sy మూలలను వదిలివేస్తే మూల ఎలా ఉండాలి విద్యార్థి sxs y sx sy 1 కాబట్టి మూలలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే నేను దానిని గ్రహించాలనుకుంటున్నాను ఒక తరంగాన్ని ఏకపక్ష దిశలో గ్రహించాల్సిన అవసరం ఉంది విద్యార్థి మూలలో మూలలో నేను 3D వస్తువును కలిగి ఉంటే మూలల్లో నేను కలిగి s x sy sz లు ఉంటాను విద్యార్థి సార్ కార్నర్ రీజియన్లో సరిగ్గా లాస్సి మాధ్యమం ఉంటుంది అవును కానీ నష్టం అవును ఇది ఖచ్చితంగా లాస్సి మాధ్యమం వలె ఉంటుంది కానీ ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఒకసారి అవి పూర్తిగా లాస్సి మాధ్యమం కావు ఉదాహరణకు ఇక్కడ అనిసోట్రోపిక్ విద్యార్థి సాధారణ సంఘటనల కోసం PML అని మేము సలహా ఇవ్వగలము కాబట్టి ఈ PML నార్మల్ ఇన్సిడెన్స్ కోసం కాదు ఇది ఏదైనా తరంగాలపై సంభవించిన సంఘటనలను గ్రహించబోతోంది విద్యార్థి మేము బీటా వేవ్ను మాత్రమే పరిగణించాము కాబట్టి మేము ఇక్కడ అందించిన ఈ వివరణ ఈ ఇంటర్ఫేస్లో జరిగిన అన్ని కోణాలలో గ్రహించబడుతుంది అయితే PML యొక్క అక్షం z ద్వారా నిర్వచించబడిందని నా ఉద్దేశ్యం కాబట్టి అల ఏ కోణంలోనైనా రావచ్చు కాబట్టి దీని కోసం ఇది పరామితి 1 1sz కానీ ఇది z ఇంటర్ఫేస్లో ఏ కోణంలోనైనా తరంగ ఇన్సిడెన్స్ ను గ్రహించింది ఇది z వెంట ప్రయాణించాల్సిన అవసరం లేదు కానీ శోషణ అంటే నేను సెట్ చేయాల్సిన పారామితులు z పారామీటర్ మాత్రమే కానీ అది దానిపై ఏదైనా దిశ సంఘటనను గ్రహిస్తుంది విద్యార్థి అయితే అల దాని మీద ప్రయాణిస్తోంది తరంగం ఏ దిశలోనైనా ప్రయాణిస్తుంది ఆ తరంగం ఏ దిశలో ప్రయాణిస్తుందో దానిపై జరిగిన ఇన్సిడెంట్ మనం కలిగి ఉన్న ఈ పరావర్తన గుణకం చూపించాము ఈ R ఇక్కడ మరియు ఈ R ఇక్కడ ఈ సంబంధం లేకుండా వేవ్ మీరు అంగీకరిస్తున్నారు కుడివైపు వచ్చిన కోణం 0 ఉంది నేను ఇక్కడ సెట్ చేయవలసిన ఏకైక పరామితి z పరామితి అంటే వేవ్ ఏ కోణంలోనైనా z దిశలో మాత్రమే ప్రయాణిస్తుందని దీని అర్థం కాదు కానీ నేను సెట్ చేయవలసిన పరామితి z పరామితి అల z దిశలో మాత్రమే ప్రయాణిస్తున్నదని మీరు దీనిని అర్థం చేసుకోకూడదు శోషణ దీనితో పాటు జరగబోతోంది ఇది z దిశలో ఘాతాంక క్షయం కాబట్టి మీరు చెబుతున్న దాన్ని గీయనివ్వండి నా z యాక్సిస్ లాంటి ఇంటర్ఫేస్ నా దగ్గర ఉందని చెప్పనివ్వండి ఇప్పుడు వేవ్ వచ్చి అది కోణంలో ఉందని చెప్పండి మరియు ఈ సూత్రీకరణ నుండి మనం కనుగొన్నది ఈ R 0 విద్యార్థి ఇది 1 1 మరియు మరి అవును ఇది ఇదే 1 1 1 అని నేను చెప్పాను ఇది 1 1sz దేనిపై ఉంది మరొక ఇంటర్ఫేస్లో విద్యార్థి కాబట్టి సరే వేరు చేసే మరొక ఇంటర్ఫేస్ని ఇక్కడ తీసుకుందాం కాబట్టి ప్రశ్న ఏమిటంటే నాకు ఇంటర్ఫేస్ I1 మరియు I2 ఉంది ఇంటర్ఫేస్కు కోఆర్డినేట్లు 1sy1 కాబట్టి నేను I1 లో 11sz మరియు I2 లో 1sy1 కలిగి ఉన్నాను ఏది సరిగ్గా వేరు చేస్తుంది కాబట్టి ఏది వేరు చేస్తుంది మేము చేసిన విధానాన్ని మీరు పరిశీలిస్తే అలా ప్రశ్నించండి ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్న పరావర్తన గుణకాన్ని చూసినప్పుడు సరిహద్దు ముగిసిందని నేను భావించినప్పుడు z 0 తో నాకు k1zk2z వచ్చింది అందుకే నేను sz ను సెట్ చేయవలసి వచ్చింది కానీ నేను ఇలాంటి ఇంటర్ఫేస్కి వచ్చినప్పుడు నేను k1zk2z పొందలేను నేను k1y k2y పొందుతాను అందుకే నేను sy ని సెట్ చేయాలి ఆపై అది తన వద్దకు వచ్చే తరంగాలను గ్రహించగలదు అది పరావర్తన గుణకాన్ని 0 చేస్తుంది కానీ తరంగం ఏ కోణంలో ప్రయాణిస్తున్నా ఇబ్బంది లేదు ఇక్కడే ఈ మూల ప్రాంతంలో జరుగుతున్న ఆసక్తికరమైన విషయం కాబట్టి ఇక్కడ మూలలో ఉన్న ప్రాంతం ఎక్కడ నుండి తరంగాన్ని పొందుతుంది వేవ్ అది PML లోకి ప్రవేశించింది మరియు ఇంకా పూర్తిగా గ్రహించబడలేదు కానీ కొంత కోణంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఉదాహరణకు ఇలాంటివి పూర్తిగా శోషించబడకుండా నమోదు చేయబడ్డాయి మరియు అది ఇక్కడ ప్రవేశిస్తుంది సరే కాబట్టి ఇది మరింత గజిబిజిగా ఉంటుంది కానీ మనం తీసుకోవచ్చు ఇది ప్లేన్ లో k వెక్టర్ 2 క్షీణతలలో k వెక్టార్ ప్లేన్ లో ఉంటుంది విద్యుత్ క్షేత్ర ధ్రువణత ఎక్కడైనా పట్టింపు లేదు కానీ k అనేది ప్లేన్ లో ఉన్నందున అది 2D గా మారుతుంది ఇక్కడ ప్రతి విషయానికి మీరు xyz విడిగా మరియు ఈ పారామితులు sx sy sz విడిగా ట్రాక్ చేయాలి కాబట్టి ఇక్కడే ఎందుకు అమలు చేయడం అంటే పుస్తకంలో పొందుపరచడం కొంచెం ఎక్కువ శ్రమతో కూడుకున్నది మరియు నేను చెప్పగలిగిన చివరి విషయం ఏమిటంటే ఉదాహరణకు ఇది L అయితే ఈ S పరామితిని అమలు చేయడానికి ఒక విలక్షణమైన మార్గం ప్రస్తుతం మేము మా వ్యాఖ్యానం ఏమిటంటే sz ఇలా ఉంది కానీ మీకు కావలసినది సాధారణంగా ఆచరణలో జరుగుతుంది కాబట్టి ఈ εrని 1 గా మార్చవచ్చు ఎందుకంటే అది వాక్యూమ్ కి ఆనుకుని ఎప్సిలాన్కు రెండు వైపులా ఒకే విధంగా ఉన్నందున కాబట్టి ఇది 1 కాబట్టి సాధారణంగా మీరు చేసేది సిగ్మా మీరు x మరియు మీరు కొంత శక్తికి x బై ఎల్ లాంటిది చేస్తారు మరియు ఇది 0 ≤ x ≤ L కాబట్టి నష్టం పెరుగుతుంది అది అకస్మాత్తుగా నష్టపోదు x యొక్క కొంత బహుపది శక్తిగా పెరుగుతుంది ఇది మా అమలు సమస్య ఇది ఉత్తమ పనితీరును ఇస్తుంది సిద్ధాంతపరంగా మీకు ఇది అవసరం లేదు కానీ మీరు అమలు లోకి దిగినప్పుడు ఇది ఉత్తమ పనితీరును ఇస్తుంది విద్యార్థి లాస్సి మాధ్యమం ఉంది కదా అమలు పరంగా కొంత లాస్సి మాధ్యమం ఇది ఒక రకమైన లాస్సీ sz అవును అంతే కానీ నేను sx sy sz పారామితులు లోపల పొందడానికి నా మాక్స్వెల్ యొక్క నవీకరణ సమీకరణాలను తిరిగి వ్రాయాలి మీరు చేయాల్సిందల్లా అదే మరియు సరైన విలువను సెట్ చేయండి మరియు ఇది చేయవచ్చు మరియు FEM లో చేయబడుతుంది